హలో మరియు ఎన్పిటిఎల్ లో అందించే డిజైన్ థింకింగ్ కోర్సుకు స్వాగతం నా పేరు బాలా రామదురై మరియు నేను ప్రొఫెసర్ మరియు కన్సల్టెంట్ ఇతర ఫెసిలిటేటర్ ప్రొఫెసర్ అశ్విన్ మహాలింగం అతను కూడా మన కోసం ఉన్న బోధనా ద్వయంలో భాగంగా ఈ తరగతి లో ఇక్కడ ఉండబోతున్నాడు మొదట డిజైన్ థింకింగ్ అంటే ఏమిటి కాబట్టి తెరపై ఉన్న ఈ వ్యక్తి ఎవరో ఊహించడానికి ఒక్క నిమిషం కేటాయించండి నేను కాదు ఇప్పుడు తెరపై ఒకటి సరే మీకు కావాలంటే వీడియోను పాజ్ చేయవచ్చు ఇది నికోలస్ కోపర్నికస్ అనే పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త యూరోపియన్ ఖండంలో చూసినట్లుగా అతని ప్రధాన సహకారం ఏమిటంటే మధ్యయుగ ఐరోపాలో ఆ సమయంలో అనుకున్నట్లుగా విశ్వం యొక్క కేంద్రం భూమి కాదని అతను నిరూపించాడు కానీ వాస్తవానికి సూర్యుడు మనకు తెలిసిన సౌర వ్యవస్థ కేంద్రం కానీ అది భూమి కేంద్రం కాదని అతను నిరూపించాడు కాబట్టి డిజైన్ ఆలోచనలో కోపర్నికస్ తన మొత్తం జీవితంలో చేసిన దానికి విరుద్ధంగా మనము చేస్తాము మనము కేంద్రాన్ని తిరిగి ఉంచబోతున్నాం మరియు దానిని కొన్నిసార్లు హ్యూమన్ సెంటెర్డ్ డిజైన్ అని పిలుస్తారు కాబట్టి మనం మనిషి తో ప్రారంభిస్తాము ఈ మనిషి కి మనం ఎలా సహాయం చేయవచ్చు అనే దాని గురించి మనం ఆలోచించడం మొదలు పెట్టిన మొదటి ప్రదేశం మనిషి మొదట డిజైన్ థింకింగ్ చరిత్ర ఏమిటంటే ఇది ముందుగా డిజైన్ థింకింగ్ చరిత్ర అనేది 60 వ దశకంలో ఒక క్రమశిక్షణగా మొదలైంది ideo com ఈ IDEO వారు దీనిని ప్రాచుర్యం తెచ్చారు మరియు ఇది చాలా మందిని ఆకట్టుకుంది కాబట్టి మనము దీనిలోని అంశాలను ఉపయోగించబోతున్నాం నేను కొన్ని సూచనలు సూచించాను నేను కొన్ని సూచనలు ఇచ్చాను నేను కొన్ని వీడియోలను కూడా ఇచ్చాను మీరు ఈ కోర్సులో మీకు కావలసినప్పుడు వాటిని తనిఖీ చేయవచ్చు కాబట్టి మనము IDEO నుండి కొన్ని పదార్థాలను ఉపయోగించబోతున్నాము కొన్ని పదార్థాలు ఇతర సూచనల నుండి వచ్చినవి జాబితా చేయబడినవి ఈ రకమైన ఆలోచన యొక్క అతి ముఖ్యమైన భాగం ఏమిటంటే మనం ఇక్కడ చేసే పనుల మధ్యలో మనిషి సరిగ్గా ఉంటాడు ఈ కోర్సులో భాగంగా నాకు రెండు లక్ష్యాలు ఉన్నాయి చాలా ప్రాథమిక లక్ష్యాలు ఎందుకంటే ఇది ఒక బిగిన్నేర్ కోర్సు ఈ కోర్సుకు ముందు మీరు ఏదైనా తెలుసుకోవాలని మనము ఆశించము మొదటిది మీరు ముఖాలను మరియు దశను గుర్తుకు తెచ్చుకో గలుగుతారు ఈ డిజైన్ ఆలోచనా విధానంలో పాల్గొంటారు అవును ఇది మీరు స్టేజ్ ల వారీగా స్టెప్ ల వారీగా ఆలోచించే ప్రక్రియను ఆలోచించే ప్రక్రియ మీకు వీలైతే రెండవది నేను ఈ స్టెప్ లను మరియు ఫేసెస్ అన్నిటిని చిందరగా చేసి మీకు ఇస్తే మరియు మీరు ప్రతి దాన్ని ఎంచుకుని ఇది మొదటి ఫేస్ అని చెప్పగలగాలి ఇది రెండవ ఫేస్ మరియు మొదలైనవి మరియు దీన్ని చేయగలగాలి మీరు మాకు ప్రదర్శించగలిగితే మేము చాలా సంతోషంగా ఉంటాము ఈ కోర్సులో భాగంగా మనము ఈ పరీక్ష మరియు తరగతుల ద్వారా మీరు ప్రదర్శించగలిగితే మేము చాలా సంతోషంగా ఉంటాము మరియు అది మీ కోసం డిజైన్ థింకింగ్ కాబట్టి అవగాహన నిర్మించబడింది నేను కోర్సును ప్రారంభించడానికి ముందు ఒక రకమైన నేపథ్యాన్ని సెట్ చేయాలనుకుంటున్నాను నేను కవర్ చేయదలిచిన కొన్ని ప్రాథమిక అంశాలు ఏమిటంటే ఆలోచనలు ఒక ఆలోచనగా కాకుండా మీరు ఇప్పుడే వ్రాసేవిగా కాకుండా అమలు చేయబడిన ఏదో ఒకదానికి దారితీస్తుంది ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఎవరైనా ఉపయోగించే మరియు ఉపయోగకరంగా గుర్తించదగిన సర్వీస్ గా లేదా ప్రోడక్ట్ లాగా నిలుస్తుంది ఉదాహరణకు ఒక సర్వీస్ గా పరిగణించబడుతుంది ఎందుకంటే మీరు తాకి అనుభూతి చెందగల ప్రోడక్ట్ ని మీరు చూడలేరు సాధారణంగా ఒక ప్రోడక్ట్ యొక్క నిర్వచనం అస్థిరమైనది కానీ మీరు దానిని పట్టుకొని తాకి అనుభూతి చెందగలరని నేను భావిస్తున్నాను బహుశా ఒక ప్రోడక్ట్ మరియు సర్వీస్ లు ఏదో ఒకటి అందించబడతాయి కాబట్టి మీ ఆలోచనలు వాటిలో ఒక దానికి దారి తీయగలిగితే సాధారణంగా ఇది అమలు ప్రక్రియ ఇది ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ గా మారుతుంది సరే కాబట్టి ఇవి బేసిక్స్ నేను కాదు ఇది మనం ఏ విధంగా నిర్మించాలో ఒక వేదిక కాబట్టి మనము దీనిపై దేనినీ కవర్ చేయబోవడం లేదు ఇప్పుడు నేను ఈ డిజైన్ ఆలోచనా విధానాన్ని నాలుగు దశలుగా విభజించాను నేను ముందు చెప్పినట్లుగా మనము మనిషితో ప్రారంభిస్తాము కాబట్టి మనుషులను అర్థం చేసుకునే వ్యక్తులు మన మొదటి దశలో భాగం మరియు నేను మరొక మనిషిలో జరిగేది ఎలా కనుగొంటాను నాలో కాదు మరికొద్ది మనుషులతో ఎంపతీ ప్రక్రియ ద్వారా అది ఏమిటో మనము తరువాత కోర్సులో కూడా కవర్ చేస్తాము మనుష్యులు ఏమి చేస్తున్నారో మీకు తెలిస్తే మీరు కనుగొంటారు దాన్ని గుర్తించండి మీరు సానుభూతి చెందుతారు మీకు అనిపిస్తుంది మీరు అర్థం చేసుకుంటారు అప్పుడు అక్కడ ఆగవద్దు కానీ దాని లోతులోకి వెళ్లి వారు ఈ అనుభవాన్ని ఎందుకు అనుభవిస్తున్నారో తెలుసుకోండి నేను ఏమిటో తెలుసుకోగలను మీకు తెలుసా దాని కిందకి ఆలోచిస్తున్నాము మనము సమస్య విశ్లేషణ యొక్క దశను ఉపయోగిస్తాము సమస్య యొక్క దశ మనం మరియు మన పద్ధతి విశ్లేషించడం మరియు గుర్తించడం కాబట్టి విశ్లేషణ దశలో కస్టమర్ ఎందుకు దీని గుండా వెళుతున్నాడో మనం నిజంగా గుర్తించాము ఆ తరువాత మనము మూడవ దశకు వెళ్తాము అంటే ఇప్పుడు మనం పరిష్కరించాల్సిన సమస్య ఏమిటో కనుగొన్నాము మనము దాన్ని పరిష్కరించాలి దాన్ని తగ్గించడానికిపరిస్థితి ఏదైనా కావచ్చు కాబట్టి ఇది ఏదో సృష్టించే ప్రక్రియను కలిగి ఉంటుంది ఇది ఖచ్చితంగా కొత్త అంశాలు సృష్టించడం లేదా తెలుసుకోవడం మీకు తెలుసా ఇప్పటికే ఉన్న అంశాలు మరియు ఇవన్నీ ఒక విధమైన నవల కలయికలో కలిసి ఉంటాయి తద్వారా మనం పరిష్కరించే సమస్య పరిష్కరించబడుతుంది నా ప్రకారం చివరిది మరియు చివరిది చాలా ముఖ్యమైనది ఇవన్నీ కలిసి ఉండడం దాని యొక్క గట్టి ప్యాకేజీని తయారు చేసి దానిని ఒక కాన్సెప్ట్గా పిలవడం దానిని ఒక కాన్సెప్ట్గా మార్చడం ఇప్పుడు మీకు తెలిసింది మీరు దాని గురించి ఆలోచిస్తే సరిపోదు మరియు మీరు దాన్ని మీ వద్ద ఉంచుకోండి కానీ వాస్తవానికి దాన్ని ఎవరికైనా ఇచ్చి పరీక్షించండి మీరు సానుభూతితో ప్రారంభించిన ఆశాజనక మీరు దాన్ని తిరిగి తీసుకొని వారితో పరీక్షించండి మరియు అది వారికి ఏ విధంగానైనా సహాయపడుతుందో లేదో చూడాలి లేదా అది మీకు మరింత సమస్యలను తెస్తుందో లేదో మీరు వారికి మరిన్ని సమస్యలను ఇస్తున్నారు అప్పుడు మీరు డ్రాయింగ్ బోర్డ్ కి తిరిగి వెళ్లి హే మీకు ఏమి తెలుసు వారు నిజంగా నా ఆలోచనలను ఉపయోగించడం ద్వారా మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ 4 దశలను ఉపయోగించడం యొక్క ప్రాథమిక పద్దతి ప్రజలతో ప్రారంభించండి అప్పుడు సమస్య పరిష్కారం మరియు ఒక భావన ఎంపతి విశ్లేషణ సృష్టి మరియు పరీక్ష ద్వారా మీరు చేస్తారు మీరు దీన్ని తయారు చేసి పరీక్షించవచ్చు కాబట్టి అది ఆలోచనా రూపకల్పనకు ప్రాథమికమైనది ధన్యవాదాలు